కాబట్టి VLSI ఫిజికల్ డిజైన్ పై ఈ MOOC కోర్సుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మనము ఇప్పుడు ప్రారంభించబోయే మొదటి మాడ్యూల్లో VLSI ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్పై కొన్ని ప్రాథమిక అంశాలను చర్చిస్తాము కాబట్టి ఈ మొదటి లెక్చర్ లో మనము కొన్ని పరిచయ విషయాలను పరిశీలిస్తాము నేను మొదట ఈ కోర్సు గురించి క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి మీరు మొదటి మాడ్యూల్లో చూడగలిగినట్లుగా మనము కొన్ని పరిచయ భావనల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి VLSI డిజైన్ సైకిల్ లో ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ యొక్క అవసరం మరియు వాటి ప్రాముఖ్యత గురించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే దీని తరువాత వచ్చే మాడ్యూళ్ళలో ఈ ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ల దశలో చాలా ముఖ్యమైన భాగాలు లేదా దశలను చూస్తాము ఉదాహరణకు రెండవ మాడ్యూల్లో మనము ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతాము మరియు ఈ దశలో డిజైన్ యొక్క విభజన కూడా అంతే ముఖ్యమైనది మాడ్యూల్ 3 రౌటింగ్ యొక్క వివిధ అంశాలను చర్చిస్తుంది కాబట్టి డిజైన్ సైకిల్ లో అనేక రకాల మరియు రౌటింగ్ అల్గోరిథం లు మరియు రౌటింగ్ సమస్యలు ఉన్నాయని ఇక్కడ మనం చూస్తాము అలాగే తరువాత వచ్చే రెండు మాడ్యూళ్ళలో మనం ఆధునిక VLSI డిజైన్ యొక్క చాలా ముఖ్యమైన అంశం గా చెప్పుకునే అంశాన్ని స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ని చూస్తాము కాబట్టి ఇక్కడ మనం వివిధ టైమింగ్ సమస్యల గురించి మరియు సర్క్యూట్ డిజైన్ యొక్క పనితీరును మెరుగుపరచగల వివిధ మార్గాల గురించి మాట్లాడుతున్నాము మాడ్యూల్ 6 లో వాటికి సంబంధించిన సిగ్నల్ ఇంటిగ్రిటీ మరియు క్రాస్ టాక్ గురించి మాట్లాడుతాము అప్పుడు మనము వివిధ టైమింగ్ సమస్యలపై చర్చిస్తాము మరియు ముఖ్యంగా క్లాక్ నెట్ ఎలా మళ్ళించబడతాయి వీటిని కొన్నిసార్లు క్లాక్ ట్రీ అని పిలుస్తారు తరువాతి రెండు మాడ్యూళ్ళలో మనం సర్క్యూట్లలో పవర్ ని తగ్గించే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతాము అలాగే చివరి రెండు మాడ్యూళ్ళలో మనం నాయిస్ అనాలసిస్ లేఅవుట్ కంపాక్షన్ అలాగే చిప్ డిజైన్ కు ముందు నిర్వచించే ఫైనల్ సైన్ ఆఫ్ తో ఫిజికల్ ధృవీకరణను ఎలా చెయ్యాలో పరిశీలిస్తాము కాబట్టి ఈ కోర్సులో మనం మాట్లాడుతున్నది ఏమిటంటే ప్రవర్తనా స్పెసిఫికేషన్ నుండి ప్రారంభించి మనం ఏదో ఒక రూపంలో సర్క్యూట్ నెట్ లిస్ట్ కు చేరుకోవచ్చు మరియు నెట్ లిస్ట్ నుండి చివరకు ఫిజికల్ లేఅవుట్ను అత్యల్ప స్థాయిలో చేరుకోవడానికి మనం అనుసరించాల్సిన వివిధ దశలు ఏమిటో చూస్తాము కాబట్టి ఈ కోర్సులో మనం ప్రాథమికంగా వివిధ అంశాలు మరియు ప్రక్రియలో తిరిగి ఉపయోగించిన సాధనాలు మరియు సాంకేతికతల గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు కోర్సు యొక్క ముఖ్యమైన అనగా ఫోకస్ గురించి మాట్లాడుదాం మీరు చూసినట్లుగా మనం డిజిటల్ డిజైన్ గురించి మాట్లాడుతున్నాము మరియు మనం ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి డిజిటల్ డిజైన్ అంటే డిజిటల్ సిగ్నల్స్ పై పనిచేసే సర్క్యూట్లు మరియు సబ్ సిస్టమ్స్ ను మాత్రమే మనం పరిశీలిస్తున్నామని మీకు తెలుసు మీరు ఈ టాపిక్ డిజిటల్ డిజైన్ అని చెప్పవచ్చు కానీ ఆధునిక సిస్టమాటిక్ చిప్లో మీకు తెలిసినట్లుగా ఉదాహరణకు మన మొబైల్ ఫోన్ను తీసుకుందాం కాబట్టి ఈ మొబైల్ ఫోన్లో మనకు కొన్ని VLSI చిప్ లు వున్నాయి ఇందులో డిజిటల్ సబ్ సిస్టమ్స్ లేదా సర్క్యూట్ భాగాలు మాత్రమే కాకుండా ఒకే సిలికాన్ ప్యాకేజీలో పొందుపరిచిన ఇతర అనలాగ్ మరియు కమ్యూనికేషన్ సర్క్యూట్లు కూడా ఉన్నాయి కాబట్టి మనం వాటిని మిక్స్ సిగ్నల్ డిజిటల్ మరియు అనలాగ్ కంబైన్డ్ రకమైన IC లు అని పిలుస్తాము కాబట్టి మనం మాట్లాడుతున్న చర్చలు మరియు భావనలు ఏమైనప్పటికీ అవి డిజిటల్ సర్క్యూట్లకు మాత్రమే కాకుండా ఈ రకమైన మిక్స్ సిగ్నల్ మరియు అనలాగ్ సర్క్యూట్లకు కూడా వర్తిస్తాయి మరియు నేను చెప్పినట్లు గా ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ ఇది ప్రాథమికంగా ఇచ్చిన సర్క్యూట్ నెట్ లిస్ట్ను తుది లేఅవుట్లోకి అనువదించడానికి అనుసరించాల్సిన వివిధ ఇంటర్మీడియట్ దశలను కలిగి ఉంటుంది ఇది చిప్ యొక్క తుది ఫాబ్రికేషన్ కోసం ఇవ్వబడుతుంది ఇది ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ యొక్క పరిధి మరియు ఈ కోర్సులో భాగంగా మనం కవర్ చేయబోయే చర్చల పరిధి కూడా ఇది కాబట్టి డిజిటల్ డిజైన్ ప్రక్రియ గురించి క్లుప్తంగా మాట్లాడుదాం సెమీకండక్టర్ మరియు ఫాబ్రికేషన్ టెక్నాలజీలలో మెరుగుదలల కారణంగా సర్క్యూట్ల సంక్లిష్టత సంవత్సరాలుగా చాలా వేగంగా పెరుగుతోందని మీరందరూ తెలుసుకోవాలి కాబట్టి 70 మరియు 80 ల ప్రారంభంలో మనం 5 మైక్రాన్ టెక్నాలజీ గురించి మరియు అలాంటి వాటి గురించి మాట్లాడతాము కానీ ఈ రోజు మనం డీప్ సబ్ మైక్రాన్ టెక్నాలజీలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ఇటీవల 14 నానోమీటర్ ఫీచర్ పరిమాణాలతో ఉన్న పరికరాలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి మనం సెమీ కండక్టర్ టెక్నాలజీలో అద్భుతమైన వృద్ధిని మరియు ఒకే సర్క్యూట్ లేదా చిప్లో మనం ఎక్కువ పరికరాలను ప్యాక్ చేయగలిగే విధానం చూసాము కాబట్టి డిజిటల్ డిజైన్ ప్రక్రియలో మనం సర్క్యూట్ల యొక్క పెరిగిన పరిమాణాలను మాత్రమే చూడటమే కాకుండా దానితో సంబంధం ఉన్న సంక్లిష్టతను కూడా చూస్తున్నాము దీని అర్థం ఏమిటి మీరు చూడండి 100 గేట్లతో ఒక సర్క్యూట్ను నిర్వహించడం మరియు 1 మిలియన్ లేదా 1 బిలియన్ గేట్లతో ఒక సర్క్యూట్ను నిర్వహించడం వాస్తవానికి ఒకేలా ఉండదు చాలా పెద్ద పరిమాణాల ఈ సర్క్యూట్లను నిర్వహించడానికి మనకు చాలా ఎక్కువ కష్టం మరింత అధునాతన సాధనాలు మరియు సాంకేతికతలు మరియు పద్ధతులు అవసరం ముందు సర్క్యూట్లు చిన్నవి అని చెప్పవచ్చు అందులో కొన్ని దశలు మనము మాన్యువల్ గా చేయగలిగినవి కానీ నేటి ప్రపంచం లో మాన్యువల్ డిజైన్ మరియు మాన్యువల్ అనాలిసిస్ దాదాపుగా కనుమరుగైపోయాయని మనము చెప్పవచ్చు మీరు చెప్పగలరు ఈ సర్క్యూట్లు చాలా పెద్దవి అని మీరు కూడా చెప్పగలరు నా ఉద్దేశ్యంలో ఈ దశలను మాన్యువల్ పద్ధతిలో చేయడం గురించి ఆలోచించడం కూడా చాలా కష్టం ఎందుకంటే దానిలో చాలా చిన్న భాగాన్ని కూడా చేయడానికి సంవత్సరాలు పడుతుంది నేను చెప్పినట్లు ఫాబ్రికేషన్ టెక్నాలజీస్ మెరుగుపడ్డాయి మరియు సర్క్యూట్లు పెరుగుతున్న పరిమాణం మరియు సంక్లిష్టత కారణంగా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లేదా ఆటోమేషన్ సాధనాలు ప్రస్తుత సందర్భంలో చాలా అవసరం అయ్యాయి కానీ సమస్య ఏమిటంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న CAD టూల్స్ ను మీరు పరిశీలిస్తే ఇలాంటి అనేక ఉపకరణాలు ఉన్నాయని మీరు కనుగొంటారు కాబట్టి సహజంగానే మనస్సులోకి వచ్చే ఒక ప్రశ్నఏంటంటే "నా డిజైన్ కోసం నేను ఏ టూల్ ని ఎంచుకోవాలి " అని కాబట్టి మీ డిజైన్లో మీరు ఎంచుకునే టూల్ అనేక అంశాలపై ఆధారపడి ఉండవచ్చు ఖర్చు చాలా ముఖ్యమైన సమస్యలలో ఒకటి కొన్ని ఉపకరణాలు ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైనవి కాకపోవచ్చు కానీ దాని కోసం మీరు వెళ్ళడానికి ఖర్చు సరసమైనది కావచ్చు కొంతమంది ఒక రకమైన మిక్స్ మరియు మ్యాచ్ కూడా చేస్తారు ఒక ఉదాహరణ ఇస్తాను నా కాలేజీలో ఒక పరిశోధనా బృందం ఉంది వీరు వాస్తవానికి VLSI డిజిటల్ డిజైన్ ప్రాసెస్ డిజైన్ ఫ్లో అని దీనిని పిలుస్తారు రెండు భాగాల కలయికగా ఫ్రంట్ ఎండ్ డిజైన్ అని పిలువబడే ఉన్నత స్థాయి భాగాన్ని సినాప్సిస్ నుండి లభించే CAD టూల్స్ ను ఉపయోగించి నిర్వహిస్తారు ఇది చాలా బాగా తెలిసిన విషయమే మరియు తరువాతి భాగాన్ని బ్యాక్ ఎండ్ డిజైన్ లేదా CAD టూల్స్ ను ఉపయోగించి చేపట్టే ఫిజికల్ డిజైన్ అని పిలుస్తారు కాబట్టి సౌలభ్యం మరియు మార్గాన్ని బట్టి మీరు చూడగలిగినట్లుగా నా ఉద్దేశ్యంలో మీరు టూల్స్ ను ఉపయోగించగలుగుతారు మిక్స్ మరియు మ్యాచ్ కూడా చేయవచ్చు కాబట్టి మీరు ఈ సందర్భంలో రెండు పద్దతులలో ఉత్తమమైన వాటిని తీసుకోవచ్చు కాబట్టి నేను చెప్పినట్లుగా ప్రస్తుత ధోరణి డిజైన్ ఫ్లో స్టాండర్డైజ్ చేయాలి డిజైన్ ఫ్లో అంటే నేను ఉపయోగిస్తున్న టూల్స్ ఏమిటి అని నేను చెప్పినట్లుగా మన విషయంలో మనము మొదటి కొన్ని దశలలో సినాప్సిస్ ఉపయోగిస్తాము మరియు తరువాతి దశలలో కాడెన్స్ ఉపయోగిస్తాము మరియు బ్యాటరీతో పనిచేసే పరికరాలు మరియు వివిధ మొబైల్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లపై పెరుగుతున్న ప్రాధాన్యతతో పనితీరును త్యాగం చేయకుండా తక్కువ పవర్ డిజైన్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి మీకుఒక ఐడియా కోసం ఈ రెండు చిత్రాలను చూడండి కాబట్టి ఎడమ వైపున ఉన్న చిత్రం 1961 సంవత్సరంలో తయారు చేయబడిన మొదటి ICలలో ఒకటి చూపిస్తుంది ఈ ICలో కొన్ని ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉన్నాయి కానీ దీనికి విరుద్ధంగా మీరు ఈ ఛాయాచిత్రాన్ని కుడి వైపున చూస్తే ఇది ఇంటెల్ నెహాలెం క్వాడ్ కోర్ ప్రాసెసర్కు అనుగుణంగా ఉంటుంది దీనిలో 1 బిలియన్ కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉన్నాయి కాబట్టి సంవత్సరాలుగా జరిగిన మార్పును మీరు చూడవచ్చు మరియు ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనది మరొకటి ఉంది దశాబ్దాలుగా మమ్మల్ని నడిపించిన అనుభావిక నియమం లేదా చట్టం అని మీరు చెప్పగలరు 1970 లలో గోర్డాన్ మూర్ దాని కంటే ముందే అతను సర్క్యూట్ మార్గాన్ని ఊహించాడు సర్క్యూట్ డిజైన్ మరియు ఫాబ్రికేషన్ టెక్నాలజీ సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుందని మీరు చెప్పగలరు కాబట్టి అతను ఊహించినది ఏమిటంటే మీరు ఒకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ప్యాక్ చేయగల ప్రాథమిక భాగాల ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి పద్దెనిమిది నెలల్లో రెట్టింపు అవుతుంది కాబట్టి దీని అర్థం సంవత్సరాలుగా ఒక రకమైన ఘాతాంక వృద్ధి అవుతోంది కాబట్టి మొదట్లో ప్రజలు బాగానే ఉందని భావించారు కనీసం కొన్ని సంవత్సరాలు మనము ఈ ఘాతాంక వృద్ధిని కొనసాగించగలుగుతాము కానీ చివరకు ఇది తగ్గాలి మరియు మీరు దీన్ని ఎక్కువసేపు కొనసాగించలేరు కానీ ఆశ్చర్యకరంగా సెమీకండక్టర్ టెక్నాలజీలో మాత్రమే కాకుండా వ్యవస్థల నిర్మాణంలో మెరుగుదలలు మరియు మెరుగుదలలతో ఈ రోజు మనం చిప్స్ మల్టీ కోర్ ఆర్కిటెక్చర్లను మనం నిర్మిస్తున్న విధానం చూస్తాం కాబట్టి ఈ ఘాతాంక వృద్ధిని మనము ఈనాటి వరకు కొనసాగించగలిగాము కాబట్టి మీరు చూస్తే ఈ y అక్షం మీద మీరు ట్రాన్సిస్టర్ల సంఖ్యను ఎక్స్పోనెన్షియల్ స్కేల్లో చూస్తారు X అక్షం చుట్టూ మీరు 1970 నుండి 2015 వరకు సంవత్సరాలని చూస్తారు ఇది ఇక్కడ చూపబడింది కాబట్టి ఈ గ్రాఫ్లో మీరు మార్కెట్కు వచ్చిన మొదటి మైక్రోప్రాసెసర్ నుండి ఇక్కడ 4004 తాజా శాండీ బ్రిడ్జ్ మరియు IV వరకు ఉంది స్లయిడ్ చూడండి సమయం 1320 మైక్రోప్రాసెసర్ మల్టీ కోర్ సిస్టమ్స్ ఇంటెల్ తో వస్తోంది కాబట్టి ఎక్కువగా మీరు అంచనా వేయగలరు ఈ వక్రరేఖ సరళ రేఖగా ఉంటుంది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఈ సరళ రేఖ ప్రవర్తన ఇప్పటికీ నిర్వహించబడుతోంది కాబట్టి వృద్ధిలో ఈ ఘాతాంక పెరుగుదల కారణంగా డిజైన్ సంక్లిష్టత కూడా విపరీతంగా పెరుగుతోందని మీరు సులభంగా చూడవచ్చు అంటే ఆటోమేటెడ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టూల్స్ తప్పనిసరి ఇది ఆప్షనల్ కాదు అని నా ఉద్దేశ్యం ఇది ఇకపై ఆప్షనల్ విషయం కాదు కాబట్టి మీకు వేరే ఎంపిక లేదు మీరు అటువంటి టూల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది మరియు డిజైన్ల సంక్లిష్టతను నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి మీరు బాగా నిర్వచించిన డిజైన్ ఫ్లో ని అనుసరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఫీచర్ పరిమాణాల పరంగా సర్క్యూట్ సంక్లిష్టత పరిమాణాలలో తగ్గిందని నేను చెప్పాను కాబట్టి నేను స్లైడ్ను చాలా త్వరగా చూపిస్తాను మీరు చిత్రాలను చూడవచ్చు కాబట్టి ఎడమ వైపున క్లాసికల్ CMOS ట్రాన్సిస్టర్లో NMOS CMOS గేట్ ఉంటాయి వాస్తవానికి NMOS ట్రాన్సిస్టర్ మరియు PMOS ట్రాన్సిస్టర్ ఉంటాయి కాబట్టి అవి ఒకే సిలికాన్ ఉపరితలంపై వేయబడతాయి కాబట్టి ఈ క్లాసికల్ CMOS రకమైన డిజైన్తో ఇక్కడ మనం 22 నానోమీటర్ సాంకేతిక పరిజ్ఞానం వరకు వృద్ధిని కొనసాగించగలిగాము కానీ ఈ MOS ట్రాన్సిస్టర్ను రూపొందించడానికి ఈ రోజు మనకు కొత్త మార్గాలు ఉన్నాయి కాబట్టి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి ఫిన్ఫెట్ అని పిలువబడుతుంది ఇక్కడ ట్రాన్సిస్టర్లు అంగెల్ వలె కనిపిస్తాయి అవి చదునైన పద్ధతిలో వేయబడలేదు కాని అవి అంగెల్ గా వేయబడతాయి ఇవి కల్పించడానికి చాలా చిన్న ప్రాంతం అవసరం కాబట్టి ఫిన్ఫెట్ చాలా చిన్న ఫీచర్ పరిమాణాలకు వెళ్ళవచ్చు మరియు మీరు చూడగలిగినట్లుగా ఫిన్ఫెట్ నమూనాలు నివేదించబడ్డాయి ఇది 14 నానోమీటర్ వరకు పడిపోయింది మరియు చాలా ఇటీవల క్వాల్కమ్ నుండి కొన్ని కమ్యూనికేషన్ చిప్స్ నివేదించబడ్డాయి వారు ఫిన్ఫెట్ 14 నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగించారు భవిష్యత్తును పరిశీలిస్తే క్వాంటం కంప్యూటింగ్ మనకు ఒక ఎంపికగా ఉండగలదో లేదో అని మనకు నిజంగా తెలియదు ఈ ప్రశ్నకు సమాధానం సమయం మాత్రమే చెప్పగలదు సమయం చూడండి 1600 కానీ చాలా మంది పరిశోధకులు ఈ దిశలో నడుస్తున్నారు భవిష్యత్తులో మనం చాలా ఆసక్తికరమైనవి చూస్తామని ఆశిద్దాం ఇప్పుడు డిజైన్ ఫ్లో గురించి మాట్లాడుదాం ఇప్పుడు డిజైన్ ఫ్లో తప్పనిసరిగా కొన్ని ప్రామాణిక రూపకల్పన విధానం అని నేను చెప్పినట్లుగా మీరు ఇచ్చిన డిజైన్ను తుది ఫ్యాబ్రికేట్ చిప్లోకి అనువదించడానికి మీరు అనుసరించాల్సిన కొన్ని నిర్వచించిన దశలను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఈ డిజైన్ ఫ్లో లో చాలా దశలు ఉన్నాయి ఇది ఆటోమేటెడ్ అయిన ఒక్క దశ మాత్రమే కాదు ఇంటర్మీడియట్ దశలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మీరు సాధారణంగా మీ సిస్టమ్ ఏమి చేయాలో సిస్టమ్ యొక్క ఈ స్పెసిఫికేషన్తో ప్రారంభించండి తదుపరి దశలో మీరు సింథసిస్ కోసం వెళతారు సింథసిస్ అంటే మీరు మీ ఈ స్పెసిఫికేషన్ను ఒకరకమైన సర్క్యూట్ నెట్ లిస్ట్ లోకి అనువదించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఇప్పుడు మళ్ళీ ఈ సింథసిస్ ఒకే దశలో ఉండకపోవచ్చు మీరు కొంచెం తరువాత చూసేటప్పుడు బహుళ స్థాయిల సింథసిస్ ఉండవచ్చు అప్పుడు సింథసిస్ ప్రక్రియ సరైనదా అని ధృవీకరించడానికి మనము పొందిన సర్క్యూట్ నెట్ లిస్ట్ అసలు స్పెసిఫికేషన్ ప్రకారం అదే విధంగా ప్రవర్తిస్తుందో లేదో ధృవీకరించడానికి మనము సాధారణంగా సిములేషన్ ను ఉపయోగిస్తాము అప్పుడు చివరకు మనం లేఅవుట్కు వెళ్తాము ఇది ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ కోసం చాలా సిద్ధంగా ఉంది కానీ మనము టెస్టెబిలిటీ అనాలిసిస్ ను కూడా నిర్వహిస్తాము ఎందుకంటే మనం ఏది డిజైన్ చేసినా తయారీ లోపాలు ఉండవచ్చు మరియు ఫ్యాబ్రికేషన్ తరువాత ప్రతి పరికరం మార్కెట్కు వెళ్ళే ముందు విస్తృతమైన పరీక్షకు లోబడి ఉండాలి కాబట్టి ఇంకా చాలా దశలు ఉన్నాయి ఇది చాలా సరళీకృత డిజైన్ ఫ్లో ఈ దశల్లో కొన్ని చూపించబడ్డాయి మరియు నేను కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టూల్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని మరియు ఈ టూల్స్ సాధారణంగా ఎలా పని చేస్తాయో చూద్దాం ఇప్పుడు ఈ టూల్స్ యొక్క ఇన్పుట్లు మరియు అవుట్పుట్లు ఇప్పుడు చాలా ప్రామాణికం చేయబడ్డాయి తద్వారా మీరు ఒకే సంఖ్యలో ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఫార్మాట్లలో పనిచేస్తున్నందున బహుళ సంఖ్యలో టూల్స్ ను పరస్పరం ఆపరేట్ చేయవచ్చు కాబట్టి మనము సాధారణంగా మన స్పెసిఫికేషన్ను డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ పరంగా ఇస్తాము దీనిని మీరు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లేదా HDL అని పిలుస్తారు కాబట్టి ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టూల్స్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ పై ఆధారపడి ఉంటాయి ఈ HDL లు డిజైన్ ఫ్లో లోని వివిధ దశల యొక్క ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను రెండింటినీ సూచించే మార్గాలను అందిస్తాయి కాబట్టి ముఖ్యంగా CAD టూల్ దాని ఇన్పుట్ను హెచ్డిఎల్ ఫార్మాట్లో అవుట్పుట్గా మారుస్తుంది ఇది హెచ్డిఎల్ ఫార్మాట్లో ఉంటుంది ఇది మరింత వివరణాత్మక హార్డ్వేర్ సమాచారాన్ని కలిగి ఉంటుంది కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి రిజిస్టర్ లెవెల్ స్పెసిఫికేషన్ను చేయడానికి మీరు పర్ఫార్మెన్స్ లెవెల్ స్పెసిఫికేషన్ నుండి అనువదించవచ్చు కాబట్టి రిజిస్టర్ లెవెల్ స్పెసిఫికేషన్ అంటే ఏమిటో చూద్దాం రిజిస్టర్ లెవల్ స్పెసిఫికేషన్ అంటే ఒక రకమైన సర్క్యూట్ నెట్ లిస్ట్ ఇందులో బస్సులు రిజిస్టర్లు యాడర్స్ మల్టిప్లైయర్స్ మల్టీప్లెక్సర్లు వంటి కొన్ని భాగాలు లేదా మాడ్యూల్స్ ఉంటాయి బ్లాకుల యొక్క కొన్ని పెద్ద ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి దీనిని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవల్ స్పెసిఫికేషన్ అంటారు ఇప్పుడు మళ్ళీ తదుపరి దశలో మీరు ఈ RTL ను అనువదించవచ్చు లేదా ట్రాన్స్ఫర్ లెవల్ ల స్పెసిఫికేషన్ను గేట్ లెవల్ స్పెసిఫికేషన్కు నమోదు చేయవచ్చు ఇక్కడ మీరు ప్రతిదీ ప్రాథమిక లాజిక్ గేట్స్గా మరియు ఫ్లిప్ ఫ్లాప్ లుగా అనువదిస్తారు మరియు చివరి దశలో ఈ గేట్ స్థాయి స్పెసిఫికేషన్ తుది ట్రాన్సిస్టర్ లెవల్ స్పెసిఫికేషన్కు అనువదించబడవచ్చు దీనిని కొన్నిసార్లు ఫిజికల్ డిజైన్ అని పిలుస్తారు ఇప్పుడు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటే సాధారణంగా చాలా మంది ప్రజలు వెరిలోగ్ మరియు VHDL అనే రెండు భాషలలో ఒకదాన్ని ఉపయోగిస్తారు వాస్తవానికి డిజైనర్ యొక్క ఎంపిక లేదా ఉపయోగించే వ్యక్తి బట్టి ఉంటుంది ఈ రెండు భాషలూ సమానంగా సామర్థ్యం కలిగి ఉంటాయి ఏదైనా డిజైన్లను ఏదైనా సర్క్యూట్ను మోడల్ చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు మరియు సింథసిస్ ఫ్లో లో CAD టూల్స్ తో పాటు డిజైన్ ఫ్లో లో కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఈ లాంగ్వేజ్ లను ఉపయోగించి డిజైన్లు సాధారణంగా సృష్టించబడతాయి ఇవి సమయం పెరుగుతున్న కొద్దీ కొంత ఉన్నత స్థాయి అబ్జెట్రాక్షన్ నుండి తక్కువ స్థాయి అబ్జెట్రాక్షన్ కు మార్చబడతాయి కాబట్టి ఈ రేఖాచిత్రం మీకు డిజైన్ ఫ్లో యొక్క సరళమైన వీక్షణను ఇస్తుంది సరళమైన అంటే నేను పాల్గొన్న అన్ని దశలను చూపించడం లేదు కాబట్టి నేను ఏమి చూపిస్తున్నాను డిజైన్ ఆలోచన నుండి ప్రారంభమయ్యే కొన్ని దశలను నేను చూపిస్తున్నాను మీరు మొదట బిహేవియరల్ డిజైన్ ను నిర్వహిస్తారు ఇక్కడ మీరు మీ ఆలోచనను ఫ్లో గ్రాఫ్లు మరియు సూడో కోడ్స్ పరంగా మోడల్ చేస్తారు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను అప్పుడు మీరు డేటా పాత్ డిజైన్ కోసం వెళ్ళవచ్చు మీరు మీ డిజైన్ను రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ నిర్మాణంలోకి అనువదిస్తారు అంటే బస్సు రిజిస్టర్లు యాడర్లు మొదలైనవి అప్పుడు మీరు లాజిక్ డిజైన్ కోసం వెళతారు అక్కడ మీరు వాటిని గేట్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్లుగా అనువదిస్తారు అప్పుడు మీరు ఫిజికల్ డిజైన్ అని పిలుస్తారు ఇక్కడ మీరు వీటిని తుది ట్రాన్సిస్టర్ లెవెల్ లేఅవుట్లోకి అనువదిస్తారు ఇది ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఫ్యాబ్రికేట్ చేసిన తర్వాత మీరు చివరకు మీ సర్క్యూట్ బోర్డులను సృష్టించగల చిప్స్ను పొందవచ్చు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ దశల్లో కొన్నింటిని క్లుప్తంగా చూద్దాం సమయం చూడండి 2304 బిహేవియరల్ డిజైన్ అని చెప్తాము అది ఏమి చేస్తుంది నేను ఒక ఉదాహరణ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఒక ఆపరేషన్ చేయాల్సి ఉందని అనుకుందాం కాబట్టి నేను b మరియు c అనే రెండు సంఖ్యలను గుణిస్తున్నాను మరియు నేను దానిని d కి జతచేస్తాను కాబట్టి నేను ఏమి చేయాలనుకుంటున్నానో పేర్కొనడానికి ఇది ఒక మార్గం కానీ నేను బిహేవియరల్ లెవెల్ డిజైన్ గురించి మాట్లాడేటప్పుడు ఇదే స్పెసిఫికేషన్ ను నేను ఫ్లో గ్రాఫ్లోకి అనువదించగలను ఇది ఇలా ఉంటుంది ఈ గుణకారం b మరియు c తో ఇన్పుట్లుగా కొనసాగుతుంది మరియు మరొక అదనపు దశ ఉంటుంది ఇక్కడ ఇది వస్తుంది మరియు d కూడా వస్తుంది మరియు చివరకు మీరు a అనే ఔట్పుట్ ని పొందుతారు ఇది ఒక ఉదాహరణ అలాగే ఇక్కడ మరొక ఉదాహరణ చూస్తే ఒక కండిషన్ ఉంటే a ట్రూ అయినప్పుడు మీరు s1 అనే స్టెప్ ఎంచుకుంటారు లేదంటే s2 ని ఎంచుకుని అటువైపు వెళ్తారు కాబట్టి మళ్ళీ దీనిని ఒక రకమైన డేటా ఫ్లో గ్రాఫ్లోకి అనువదించవచ్చు దీనిని ఇలా మోడల్ చేయవచ్చు కాబట్టి మీరు a కండిషన్ ని తనిఖీ చేయండి ఇది ట్రూ అయితే మీరు s1 కోసం వెళ్ళండి ఇది ఫాల్స్ అయితే మీరు s2 కోసం వెళ్ళండి కాబట్టి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలచుకున్నది ఏంటంటే ఏదైనా ఉన్నత స్థాయి వివరణని వెరిలోగ్ VHDL లో మనం తీసుకున్నపుడు మొదటి దశ ఆ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ ను డేటా ఫ్లో గ్రాఫ్లుగా అనువదించడం తదుపరి స్థాయి డిజైన్ లో వీటినే డేటా పాత్స్ మరియు కంట్రోల్ పాత్స్ గా అనువదిస్తారని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో మీ తదుపరి దశ మీ డేటా పాత్ డిజైన్ అని మీరు చూస్తారు ఇక్కడ మీరు బస్సు లేదా రిజిస్టర్ లెవెల్ ల స్ట్రక్చర్స్ కు వస్తారు ఈ రిజిస్టర్ లెవెల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాం మరియు ఇక్కడ నేను మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తున్నాను నా దగ్గర రిజిస్టర్ R1 ఉందని అనుకుందాం అది కొంత డేటాను కలిగి ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో మనము వేరియబుల్స్ గురించి మాట్లాడటం లేదు కానీ మనము హార్డ్వేర్ రిజిస్టర్ల గురించి మాట్లాడుతున్నాము తరువాత మనము ఒక గుణకం గురించి మాట్లాడుతాము ఇది మల్టిప్లైర్ సర్క్యూట్ కాబట్టి ఇది R1 మరియు R2 నుండి ఇన్పుట్లను తీసుకోవచ్చు ఈ మల్టిప్లైర్ యొక్క అవుట్పుట్ మరొక రిజిస్టర్ R3 కు వస్తుంది తరువాత మనము ఒక యాడర్ని కలిగి ఉంటాము కాబట్టి దీని యొక్క ఒక ఇన్పుట్ R3 నుండి మరియు మరొకటి రిజిస్టర్ R4 నుండి వస్తుంది మరియు ఈ యాడర్ యొక్క అవుట్పుట్ నేను రిజిస్టర్ R2 లో తిరిగి స్టోర్ చేయాలనుకుంటున్నాను అప్పుడు నాకు ఇలాంటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్లుగా ఆ ఆపరేషన్ను అమలు చేయగల ఒక మార్గం ఇది b × cd b ఇక్కడ స్టోర్ చేయబడుతుంది ప్రారంభంలో c ఇక్కడ స్టోర్ చేయబడుతుంది అవి గుణించబడతాయి తరువాత d తో యాడ్ చేయబడతాయి మరియు ఫలితం a లో స్టోర్ చేయబడుతుంది ఇది మళ్ళీ ఇక్కడ స్టోర్ చేయబడుతుంది నేను a ని ఈ రిజిస్టర్లో కూడా స్టోర్ చేస్తాను కాబట్టి ఇది రిజిస్టర్ లెవెల్ డిజైన్ కు ఉదాహరణ తదుపరి దశలో మనము గేట్ లెవెల్ డిజైన్ కు వస్తాము గేట్ లెవెల్ డిజైన్ మీకు గేట్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్లు ఎక్కడ ఉండవచ్చో మీకు ఇప్పటికే తెలుసు గేట్ లెవెల్ డిజైన్ కు చాలా సరళమైన ఉదాహరణ తీసుకుంటాను నా దగ్గర కొన్ని గేట్ లు ఉన్నాయని అనుకుందాం నాకు కొన్ని గేట్లు ఉన్నాయని చెప్పండి నా దగ్గర కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి అవుట్పుట్ Q తో నాకు D ఫ్లిప్ ఫ్లాప్ ఉందని అనుకుందాం అవుట్పుట్ ఇక్కడకు రావచ్చు కాబట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ను క్లాక్ చేయడానికి క్లాక్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి గేట్ లెవెల్ డిజైన్ ఇలా కనిపిస్తుంది కాబట్టి మీ రిజిస్టర్లు మల్టీప్లెక్సర్లు ఆపై యాడర్లు వంటి ప్రతి రిజిస్టర్ లెవెల్ భాగాలు అవి ఇలాంటి గేట్ లెవెల్ డిజైన్ లోకి అనువదించబడతాయి చివరకు ఈ గేట్ లెవెల్ డిజైన్ నుండి ఈ ప్రతి గేట్లు మరియు ఫ్లిప్ ఫ్లాప్లను సమానమైన ట్రాన్సిస్టర్ ప్రాతినిధ్యంలోకి అనువదించవచ్చు ఉదాహరణకు ఈ NAND ఈ NAND సమానమైన CMOS గేట్లోకి అనువదించబడుతుంది ఇవి రెండు n టైప్ ట్రాన్సిస్టర్ ఇవి a మరియు b ఇన్పుట్లు అని అనుకుందాం ఇది p టైప్ అవుతుంది ఇది a ఇది b మరియు ఇది అవుట్పుట్ ఇది NAND గేట్ రెండు ఇన్పుట్ NAND గేట్ యొక్క CMOS రిప్రజెంటేషన్ మరియు చివరికి మీరు దీన్ని లేఅవుట్లోకి అనువదించినప్పుడు మీరు ఇలాంటిదే కలిగి ఉండవచ్చు మీరు మెటల్ లేయర్స్ ను కలిగి ఉండవచ్చు రెండు మెటల్ లేయర్స్ తరువాత మీరు కొన్ని డిఫ్యూజన్ లేయర్స్ ను కలిగి ఉండవచ్చు అప్పుడు మీరు కొన్ని పాలిసిలికాన్ లేయర్స్ ను కలిగి ఉండవచ్చు మరియు అవుట్పుట్ మీరు కొంత కనెక్షన్ లేదా కాంటాక్ట్ ద్వారా ఇక్కడ నుండి తీసుకోవచ్చు కాబట్టి ఇది CMOS NOT గేట్ యొక్క రఫ్ స్కెచ్ ఇప్పుడు తుది లేఅవుట్ వివిధ దీర్ఘచతురస్రాకార ఆకృతులను కలిగి ఉంటుందని ఇక్కడ మీరు చూస్తారు మరియు దీర్ఘచతురస్రాకార ఆకారంలో కొన్ని మెటల్ పై ఉండవచ్చు డిఫ్యూజన్ లేయర్ పై ఉండవచ్చు పాలిసిలికాన్ లేయర్ పై ఉండవచ్చు మరియు కొన్ని కాంటాక్ట్ లు కనెక్షన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది మరియు మొదలైనవి కాబట్టి తుది లేఅవుట్లో ఇది సీక్వెన్స్ లేదా పెద్ద సంఖ్యలో దీర్ఘచతురస్రాకార ఆకారాల సమితి తప్ప మరొకటి కాదు ఇది మీరు ట్రాన్సిస్టర్ లేఅవుట్ గురించి మాట్లాడేటప్పుడు ఈ దశలో చూడవచ్చు ఇది చివరిలో దీర్ఘచతురస్రాకార ఆకారాలు తప్ప మరొకటి కాదు కాబట్టి డిజైన్ ఫ్లో లో ఈ దశలను నేను ఇప్పటికే ప్రస్తావించాను బిహేవియరల్ డిజైన్ డేటా పాత్ డిజైన్ లాజిక్ డిజైన్ ఫిజికల్ డిజైన్ మరియు చివరి గా మీరు ఆ దీర్ఘచతురస్రాకార ఆకృతులను కలిగి ఉంటే మీరు మాస్క్ లు సృష్టించవచ్చు మరియు మీరు చిప్ యొక్క ఫ్యాబ్రికేషన్ కోసం వెళ్ళవచ్చు కాబట్టి ఇప్పుడు దీనికి అదనంగా మీకు మరికొన్ని దశలు కూడా ఉన్నాయి వీటిని మీరు తరచుగా నిర్వహిస్తారు ఉదాహరణకు కొన్ని దశలు సరిగ్గా ఉన్నాయా లేదా ట్రాన్సలేషన్ సరైనదా అని తనిఖీ చేయడానికి మీరు సాధారణంగా సిములేషన్ ను నిర్వహిస్తారు లాజిక్ లెవెల్ స్విచ్ లెవెల్ లేదా సర్క్యూట్ లెవెల్ వంటి వివిధ లెవెల్ లలో సిములేషన్ ను నిర్వహించవచ్చు డిజైన్ల యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఫార్మల్ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యమైన టూల్ మరియు వాస్తవానికి పరీక్షా విశ్లేషణ మరియు పరీక్ష నమూనా ఉత్పత్తి కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు తయారు చేసిన పరికరాలను పరీక్షించాల్సిన అవసరం ఉంది దీనితో మనము ఈ మొదటి ఉపన్యాసం చివరికి వచ్చాము